కాబట్టి తరువాత మరొక 3 లేదా 4 ఉదాహరణలతో మనం సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ను ముగిస్తాము కాబట్టి 100 కెవిఎ 440 220 వోల్ట్ సింగిల్ ఫేస్ 50 హెర్ట్జ్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ 0 8 శక్తి కారకంలో పూర్తి లోడ్ను సరఫరా చేసేటప్పుడు 98 5 సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది యూనిట్ శక్తి కారకం వద్ద సగం లోడ్ ఉన్నప్పుడు 99 సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది పూర్తి లోడ్ వద్ద ఇనుము నష్టాలు మరియు రాగి నష్టాలను కనుగొనండి కాబట్టి ఇది సమస్య కాబట్టి ఇప్పుడు నేను ఇనుము నష్టం W i మరియు పూర్తి లోడ్ రాగి నష్టం W c అంటే పూర్తి లోడ్ అంటే x 1 నా ఉద్దేశ్యంలో దీని అర్ధం లాంటిది అని అనుకుందాం x KVAKVA పూర్తి లోడ్ ఈ విధంగా వ్రాస్తే ట్రాన్స్ఫార్మర్ వద్ద పనిచేసే KVA గా రేట్ చేయబడిందని అనుకుందాం కాబట్టి x తో ఈ విషయం యొక్క నిష్పత్తి లోడింగ్ కారకం అనుకుందాం కాబట్టి ఇది KVA KVA fl అయితే x 1 కాబట్టి ఇక్కడ x 1 అని వ్రాయబడింది కాబట్టి ఈ సూత్రాల ద్వారా సామర్థ్యం 98 5 వస్తుంది అని తెలుసుకోండి కాబట్టి 0 985 ఇది 100 కెవిఎ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి 100 1000 0 8 శక్తి కారకం మరియు x 1 కాబట్టి ఇది ఇక్కడ చూపబడలేదు కానీ 1 తో గుణించి ఈ విలువ ఇనుము నష్టం రాగి నష్టం Wi Wc తో భాగించబడుతుంది కాబట్టి దీనిని సరళీకృతం చేసిన తరువాత అది 0 85 W i 0 985 W c 1200 అవుతుంది ఇది సమీకరణం 1 ఇప్పుడు బదిలీ చేయబడిన సగం లోడ్ యొక్క అవుట్పుట్ యూనిటీ శక్తి కారకం సగం లోడ్ అంటే KVA2 యూనిటీ శక్తి కారకం యూనిటీ శక్తి కారకం 100 KVA సగంలోడ్ బదిలీ చేస్తుంది 12 100 1000 1 కాబట్టి 5010 3 వాట్ కాబట్టి ఆ సమయంలో సామర్థ్యం 99 కాబట్టి 0 99 50 10 3 50 10 3 W i మరియు రాగి నష్టం ½2 ఎందుకంటే రాగి నష్టం x2Wc మరియు xసగం లోడ్ అని తెలుసుకోండి కాబట్టి x సగం కాబట్టి122 W c దానిని శుభ్రం చేయనివ్వండి కాబట్టి 0 99 Wi 0 2475 Wc 500 ఇది రెండవ సమీకరణం కాబట్టి 1 మరియు 2వ సమీకరణాన్ని పరిష్కరించడం ద్వారా Wi 267 3 వాట్ మరియు Wc 950 9 వాట్ పొందాము కాబట్టి ఇది ఇనుము నష్టం మరియు ఇది రాగి నష్టం ఇది సమాధానం ఇక్కడ తదుపరిది దాన్ని పరిష్కరిస్తే నేను రెండు రెండు గీతలు గీస్తాను ఇది ఉదాహరణ కాదు ఇది ఒక అభ్యాసం విద్యుత్ కారకం 0 8 వెనుకబడి మరియు 0 8 ముందు ఉన్నప్పుడు అవుట్పుట్ యొక్క 2 రాగి నష్టం మరియు 5 రియాక్టన్స్ డ్రాప్ కలిగిన ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ నియంత్రణను లెక్కించాలి నియంత్రణ సూత్రం ను ఉపయోగించడంతో తదనుగుణంగా చేయాలి ఇక్కడ సమాధానం ఇవ్వబడలేదు కానీ దీనిని పరిష్కరించండి ఇప్పుడు తదుపరిది ఇది ఉదాహరణ 13 ఇక్కడ సింగిల్ ఫేస్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ దాని టర్న్స్ నిష్పత్తి 3 అంటే k 3 ప్రాధమిక వైండింగ్ యొక్క నిరోధకత మరియు రియాక్టన్స్ 1 2 Ω మరియు 6 Ω మరియు ఇవి Ω ద్వితీయ వైండింగ్ వద్ద 0 05 Ω మరియు 0 03 Ω గా ఉంటాయి 230 వోల్ట్ వద్ద అధిక వోల్టేజ్ వైండింగ్ సరఫరా చేయబడితే తక్కువ వోల్టేజ్ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అయితే తక్కువ వోల్టేజ్ వైండింగ్లో విద్యుత్తును ట్రాన్స్ఫార్మర్లో రాగి నష్టం మరియు శక్తి కారకం కనుగొనండి అధిక వోల్టేజ్ వైండింగ్ 230 వోల్ట్ సరఫరా చేయబడింది తక్కువ వోల్టేజ్ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అయుందని ఇవ్వబడింది తక్కువ వోల్టేజ్ వైండింగ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో రాగి నష్టం మరియు శక్తి కారకం తెలుసుకోవాలి ఇప్పటికే ఓపెన్ సర్క్యూట్ పరీక్ష మరియు షార్ట్ సర్క్యూట్ పరీక్ష ని అధ్యయనం చేశాము కాబట్టి ఈ సందర్భంలో ట్రాన్స్ నిష్పత్తి k 3 అధిక వోల్టేజ్ వైపు ని ప్రాధమిక అనితక్కువ వోల్టేజ్ వైపు ని సెకండరీగా నిర్వచించండి ఇక్కడ ఇది సూచిక వైపు చూస్తుంది R 2 0 05 Ω X2 ఇది సరిదిద్దబడింది X2 ఇక్కడ ఇది 0 కాబట్టి ఇక్కడ ఇది 0 3 కాదు కాబట్టి ఇది 0 0 03 Ω ఇప్పుడు ఈ సందర్భంలో అధిక వోల్టేజ్ వైపు Re1 విలువ Re1 R1 K 2 R 2 ఇది అధిక వోల్టేజ్ వైపు సూచించబడుతుంది కాబట్టి R1 1 2 k 3 కాబట్టి 1 65 Ω మరియు 6 32 తో ఉన్న ఈ Xe1 x1 K 2 X2 ఇది వాస్తవానికి 0 03 కాబట్టి అన్ని దిద్దుబాట్లు చేయబడ్డాయి కాబట్టి ఇది 6 కాబట్టి ఇంపిడెన్స్ ze1 √Re1 2 Xe 12 కాబట్టి ఇది వాస్తవానికి 6 48 Ω అవుతోంది కాబట్టి ఇప్పుడు సర్క్యూట్ యొక్క అధిక వోల్టేజ్ వైండింగ్లో క్షమించండి కరెంట్ తక్కువ వోల్టేజ్ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అయుంది అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ISC VSC Ze1 దీనికి 230 వోల్ట్ 6 48 భాగించబడింది కాబట్టి ఇది నిజానికి 35 47 యాంపియర్ ఇప్పుడు నేను I0 ను విస్మరిస్తున్నాను ట్రాన్స్ఫార్మర్ నుండి I1 I2 డాష్ అదే కరెంట్ 35 47యాంపియర్లను చూశాను ఇప్పుడు తక్కువ వోల్టేజ్లో కరెంట్ వైండింగ్ అనేది I2 K I2 డాష్ పరివర్తన నిష్పత్తి కాబట్టి K 3 4 యాంపియర్ అవుతుంది కాబట్టి WSC ని I12Re1 గా చూస్తే ఇప్పుడు మొత్తం రాగి నష్టం కాబట్టి ఇది 35 47 2 1 65 కాబట్టి ఇది 2076 వాట్ వస్తుంది ఇక్కడ మరొక విషయం VSC ISC cos ∅sc WSC అని పిలుస్తారు నా ఉద్దేశ్యం Vi cos ∅ W అదే సంబంధం కాబట్టి V 230 వోల్ట్ కరెంట్ 35 47 యాంపియర్ కాబట్టి ఇది వాస్తవానికి 0 254 శక్తి కారకం వస్తుంది ఇది చాలా సులభమైన విషయం విషయం ఏమిటంటే తక్కువ వోల్టేజ్ వైండింగ్లో ఉన్న కరెంట్ ని చూస్తే అది వాస్తవానికి 106 4 యాంపియర్ చాలా ఎక్కువ కాబట్టి 'సమస్యను పరిశీలిస్తే సింగిల్ ఫేస్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కి చెందిన సమస్య చూస్తే ఇది ప్రాధమిక వైండింగ్ యొక్క రియాక్టన్స్ మరియు రెసిస్టెన్స్ అధిక వోల్టేజ్ వైండింగ్ 230 వోల్ట్ వద్ద సరఫరా చేయబడితే తక్కువ వోల్టేజ్ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అయుంది తక్కువ వోల్టేజ్ వైండింగ్లో కరెంట్ను కనుగొనండి కాబట్టి తక్కువ వోల్టేజ్ వైండింగ్లోని కరెంట్ చూడండి ఇది ఉద్దేశపూర్వకంగా I 106 యాంపియర్ వస్తున్న ఈ సమస్యను తీసుకున్నాను కాబట్టి ప్రయోగశాలలో ఈ కరెంట్ విలువను కొలవడానికి ఆ అమ్మీటర్ ఉండకపోవచ్చు కాబట్టి ఏమైనప్పటికీ ఉద్దేశపూర్వకంగా దాన్ని తీసుకున్నాము కాబట్టి తదుపరిది సింగిల్ ఫేస్ 3 KVA ట్రాన్స్ఫార్మర్ 230 115 వోల్ట్ 50 హెర్ట్జ్ ట్రాన్స్ఫార్మర్ కి ఇచ్చిన స్థిరాంకం R1 X1 R 2 X2 కూడా ఇవ్వబడింది మరియు RC కోర్ నష్టం భాగంనిరోధకత ఇవ్వబడింది మరియు అయిస్కాంతీకృత భాగం యొక్క రియాక్టన్స్ ఇవ్వబడింది ప్రతిదీ ఇవ్వబడింది ఓపెన్ సర్క్యూట్ పరీక్ష కోసం ట్రాన్స్ఫార్మర్ అనుసంధానించబడినప్పుడు ఆపై షార్ట్ సర్క్యూట్ పరీక్షల కోసం పరికరం యొక్క చూపించిన కొలతలు ఏమిటి రెండు పరీక్షలలో సరఫరా అధిక వోల్టేజ్ వైపుకు ఇవ్వబడింది రెండు సందర్భాలలో సరఫరా అధిక వోల్టేజ్ వైపుకు ఇవ్వబడుతుంది ఓపెన్ సర్క్యూట్ పరీక్ష V1 230 వోల్ట్ K ట్రాన్స్ నిష్పత్తి 230 లేదా వోల్టేజ్ నిష్పత్తి 230 115 2 కాబట్టి ఈ సమస్యలన్నింటినీ నేరుగా వ్రాయవచ్చు సింగిల్ ఫేస్ సర్క్యూట్ లాంటిది కాబట్టి Ic V1 Rc కాబట్టి 0 383 యాంపియర్ సర్క్యూట్ సమీపంలో లేదు ఎందుకంటే ఇది అర్థమయ్యేది మరియు I m V1 X m 15యాంపియర్ కాబట్టి I0 √2 2 కాబట్టి ఇది 1 212 యాంపియర్ వచ్చింది అధిక వోల్టేజ్ వైండింగ్కు నో లోడ్ ఇన్పుట్ V1 Ic అది నో లోడ్ పరిస్థితిలోఇన్పుట్ కాబట్టి ఇది 230 0 383 తో ఉండాలి కాబట్టి ఇది ప్రాథమికంగా 88 09 వాట్ల సుమారు 88 వాట్ ఇప్పుడు పరికరం లో చూపించిన కొలతలు వోల్ట్ మీటర్ చూపించిన కొలతలు 230 వోల్ట్ అమ్మీటర్ చూపించిన కొలతలు 2 యాంపియర్ మరియు వాట్మీటర్ చూపించిన కొలతలు 88 వాట్ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ పరీక్ష ఇక్కడ K 2 కాబట్టి Re1 R 1 K 2 R2 కాబట్టి అన్ని విషయాలను లెక్కించండి 66 Ω ను పొందాము మరియు ఇక్కడ ఇది Xe1 X1 k 2 X2 ను 0 8 Ω పొందండి ఇప్పుడు Ze1 లెక్కిస్తే 1 037 Ω పొందాము అధిక అధిక వోల్టేజ్ వైండింగ్లో పూర్తి లోడ్ కరెంట్ ఈ 3 KVA ట్రాన్స్ఫార్మర్ కాబట్టి I1 3 1000 మిమీ 230 13 04 యాంపియర్ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ పరిస్థితి లో వోల్టేజ్VSC I 1 Z e1 13 04 పొందాము అధిక వోల్ట్ ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ పరీక్షకు చాలా తక్కువ వోల్టేజ్ అవసరం 5 వోల్ట్ కాబట్టి మరియు షార్ట్ సర్క్యూట్ స్థితిలో WSC రాగి నష్టం I12Re1 అది 112 వ్వాట్లు వస్తుంది కాబట్టి పరికరం లో చూపించిన కొలతలు వోల్టమీటర్ చూపించిన కొలత 13 5 వోల్ట్ అమ్మీటర్ చూపించిన కొలత 13 యాంపియర్లు మరియు వాట్ మీటర్ చూపించిన కొలత 112 వాట్లు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కోసం నేను భావిస్తున్న చివరి సమస్య ఇది ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఇవి చాలా సులభమైన విషయం కాబట్టి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్గా ఉపయోగించినప్పుడు 2 3 KVA సింగిల్ ఫేస్ ఆటో ట్రాన్స్ఫార్మర్పై 11 5 KVA యొక్క అవుట్పుట్ రేటింగ్ 100 KVA ను కలిగి ఉంది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క 2 వైండింగ్లు సిరీస్లో అనుసంధానించబడి ఉంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ లో సాధ్యమయ్యే వోల్టేజ్ నిష్పత్తి మరియు అవుట్పుట్ను కనుగొంటుంది కాబట్టి ఇది సమస్య కాబట్టి దీన్ని ఎలా చేయాలి రెండు కనెక్షన్లు సాధ్యమే ఇక్కడ ఇది ఎలా ఉంది ఇక్కడ ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇది A ఈ భాగం B మరియు ఇది ఇక్కడ కొంత భాగం c కాబట్టి ఈ కరెంట్ I1 కి ముందు ఉన్నట్లుగా పై దిశ I2 I1 మరియు ఇది కరెంట్ I2 అని చెప్పండి BC భాగం కనుక ఇది 11500 వోల్ట్ అయితే ఇది నా X2 అని చెప్పండి ఇది BC భాగం ఇక్కడ సూచిక బిందువు వద్ద చూడండి BC B అంటే అది 2300 వోల్ట్ X2 మరియు AC A నుండి C వరకు 11500 వోల్ట్ కాబట్టి BC ఈ 11500 వోల్ట్లో ఉంది మరియు AC అంటే 2300 వోల్ట్లను తీసుకుంది ఇప్పుడు మరొక ఒక సందర్భం BC 11500 వోల్ట్లు ఆ సందర్భంలో ఇది X2 ఇది ఒకసాధ్యమయ్యే కనెక్షన్ మరొకటి AC 2300 వోల్ట్ తీసుకోవచ్చు మరొకటి BC 2300 వోల్ట్ మరియు AC 11500 వోల్ట్తో ఉంటుంది వీటిని నేను కేవలం 2 సాధ్యమైన కనెక్షన్ను పిలుస్తాను కాబట్టి ఇప్పుడు మొదటి సందర్భంపరిగణిద్దాము ఈ కనెక్షన్లో మొదటి సందర్భం అయిన X2 11500 అంటే ఇక్కడ ఇది ఒకటి BC 11500 మరియు AC 2300 వోల్ట్ కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలోBC 2300 వోల్ట్ AC 11500 వోల్ట్ కాబట్టి V1 దానిని జోడిస్తుంది అంటే A నుండి B వరకు జోడించండి కాబట్టి ఈ సందర్భంలో ఇది 11500 2300 1300 13800 వోల్ట్తో ఉంటుంది కాబట్టి K 1380011500m 138 115తో వోల్టేజ్ నిష్పత్తి ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ 100 KVA కనుక ఇది ఇవ్వబడింది v2 100 1000 ఎందుకంటే KVA దీనిని వోల్ట్ యాంపియర్గా మారుస్తుంది అందువల్లI2 I1 తో 8 7 యాంపియర్ పొందుతాము మళ్ళీ I1 మళ్ళీ 100 1000 కాబట్టి దీని నుండి I1 43 5 యాంపియర్ పొందుతాము ఆటో ట్రాన్స్ఫార్మర్ కోసం చేసిన సిద్ధాంతాన్ని చూడండి కాబట్టి ఇప్పుడు ఈ సమీకరణం నుండి I2 8 7 ను ఇక్కడ నుండి పొందవచ్చు I1 కి 43 5 వచ్చింది 7 ఈ I1 కాబట్టి ఇది 52 7 యాంపియర్ వస్తుంది ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క KVA రేటింగ్ V1I1 చే ఇవ్వబడింది కాబట్టి ఈ విలువలు ప్రతిక్షేపించండి ఆరు వందల KVA వస్తుంది కాబట్టి ఇది 13800 43 5 ఇది 13800 ఇది 43 5 1000 600 KVA లేదాV2I2 ను 11500 52 7 1000 చేస్తే ఇక్కడ కూడా 600 KVA పొందుతాము ఇప్పుడు అదేవిధంగా ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఘనపరిణామం రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఘనపరిణామం 1 1 K' రెట్లు ఉంటుంది కానీ K' V1 V2 అంటే 138 115 అందువల్ల ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఘనపరిణామం 1 115 138 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఘనపరిణామం అందువల్ల ఆటో యొక్క ఘనపరిణామం 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఘనపరిణామం 0 17 అవుతుంది ఇది సమాధానం కాబట్టి దీనితో ఈ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ముగిసింది విషయాలు చాలా సులభం ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆపై 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఆటోట్రాన్స్ఫార్మర్ మరియు సమానమైన సర్క్యూట్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ యొక్క విలువ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం అలాగే రోజంతా సామర్థ్యం మరియు వోల్టేజ్ నియంత్రణ యూనిటీ శక్తి కారకం వెనుకబడి ఉన్న శక్తి కారకం మరియు లీడింగ్ శక్తి కారకం కాబట్టి సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కొరకు అన్నీ విషయాలు చాలా సులభం కాబట్టి తదుపరి ఆ త్రి ఫేస్ ఇండక్షన్ మోటార్ ప్రారంభించాము ఇది చాలా మొదటి సంవత్సరం స్థాయి మాత్రమే దీని అర్థం కాబట్టి ఇది కేవలం ఒక ప్రాథమిక భాగం కాబట్టి త్రి ఫేస్ ఇండక్షన్ మోటార్ తో ప్రారంబిద్దాము కాబట్టి వాస్తవానికి ఇది ప్రాథమిక స్థాయిలో ఉన్నది కొద్దిగా మాత్రమే చెప్పబడింది ఇది ఎలా ఉందో చూడండి మరియు దీనిని తయారుచేసే ముందు త్రి ఫేస్ ఇండక్షన్ మోటార్ అని పిలుస్తాను కళాశాలలో దీనిని అధ్యయనం చేసినప్పుడల్లా ప్రయోగశాలలో తెరిచి ఉన్న ఇండక్షన్ మోటార్ ని చూడండి రోటర్ ఇండక్షన్ మోటార్ అలాగే స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ వవుండ్ రోటర్ అలాగే స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఇది రోటర్ భాగం ఇది స్టేటర్ భాగం ఇవి తెరిచి ఉన్న విషయాలు ఎందుకంటే ఇక్కడ నుండి రేఖాచిత్రంతో ఊహాత్మక చిత్రీకరణ ఆధారంగా కొద్దిగా తెలుసుకోవచ్చు కానీ ప్రయోగశాలలో ఖచ్చితంగా తెరిచి ఉన్న స్టేటర్ తెరిచి ఉన్న రోటర్ విడిగా ఉంటుంది అది ఖచ్చితంగా ఏమిటో కళ్ళ తో చూడవచ్చు కాబట్టి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ని చూద్దాము కాబట్టి ఆ ఇండక్షన్ మోటార్ యొక్క ప్రాథమిక సూత్రం ఏ సమస్యను సృష్టించకూడదని ఆశిస్తున్నాము విషయాలు కష్టం కాదు కానీ మొదటి సంవత్సరం స్థాయిలో ప్రాథమిక ప్రయోజనం మాత్రమే కాబట్టి త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ లు పరిశ్రమలో ఎక్కువగా కనిపించే యంత్రాలు అవి సాధారణ తక్కువ ధర నిర్వహించడం సులభం పరిశ్రమలో అన్ని పరిశ్రమలు ఇండక్షన్ యంత్రాలు ఉన్నాయి ఇది నా ఉద్దేశ్యం ఎందుకంటే ఇది లేకుండా పరిశ్రమలో పారిశ్రామిక మోటార్ల కదలిక ఉండదు కాబట్టి 0 నుండి పూర్తి లోడ్ వరకు స్థిరమైన వేగంతో ఉండాలి కొన్నిసార్లు స్థిరమైన వేగం అంటే కొన్నిసార్లు సమకాలీన వేగం అని తెలుసు కాబట్టి కొన్నిసార్లు దీనికి స్థిరమైన వేగం ఉంటుంది కాబట్టి త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ లో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి ఒకటి స్థిరమైన భాగం దీనిని స్టేటర్ అని పిలుస్తారు మరొకటి తిరిగే భాగం దీనిని రోటర్ అని పిలుస్తారు కాబట్టి రోటర్ వాస్తవానికి స్టేటర్ నుండి ఒక చిన్న ఎయిర్ గ్యాప్ ద్వారా వేరు చేయబడుతుంది ఇది మోటారు శక్తిని బట్టి 0 4 మిల్లీమీటర్ నుండి 4 మిల్లీమీటర్ వరకు ఉంటుంది కాబట్టి స్టేటర్ మరియు రోటర్ మధ్య ఎయిర్ గ్యాప్ ఉంది కాబట్టి తరువాత స్టేటర్ నుండి రోటర్కు ఎయిర్ గ్యాప్ ద్వారా శక్తి ప్రసారం అవుతుంది కాబట్టి ఇప్పుడు స్టేటర్ వాస్తవానికి ఉక్కు ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది ఇది స్టాక్ లామినేషన్ పైన తయారు చేసిన బోలు స్థూపాకార కోర్ను కలిగి ఉంటుంది ఈ ఛాయాచిత్రం నేను ఒక పుస్తకం నుండి తీసుకున్నాము మరియు ఇది ఫోటోకాపీ చాలా నలుపుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఫోటోకాపీ మరియు ఇవి టెర్మినల్స్ కాబట్టి ఇది వాస్తవానికి ఉక్కు భాగం మరియు దాని లోపల ఉక్కు లామినేటెడ్ మరియు లోపలకి వెళ్ళేటప్పుడు త్రీ ఫేస్ వైండింగ్ లు ఉన్న స్లాట్లు ఉన్నాయి పవర్ ప్లాంట్ వాడకం సింక్రోనస్ జనరేటర్ కోసం స్టేటర్ ఎలా ఉందో లేదా రోటర్ ఒకదానిలో ఒకటి ఎలా ఉందో ప్రయోగశాలలో చూడండి ఈ సింక్రోనస్ జనరేటర్ యొక్క రూపకల్పనను చూడాలంటే మరమ్మత్తు లేదా ఏదైనా దొరికినప్పుడు అది చాలా అందంగా కనిపిస్తుంది అంటే పవర్ ప్లాంట్లోని మొదటి సింక్రోనస్ జనరేటర్అని పిలుస్తారు ఏమైనప్పటికీ ఇది ఇండక్షన్ మోటార్ ఒక చిన్న పరిమాణం సింక్రోనస్ జనరేటర్ చాలా పొడవైన రోటర్ కలిగి ఉండవచ్చు ఏ విధంగానైనా ఈ వైండింగ్ ప్రదేశం ఎలా ఉందో ఈ స్లాట్లు ఇవన్నీ ఈ స్లాట్లు అన్నీ నేను ప్రయోగశాలలో చూడాలని నేను సూచిస్తున్నాను ఆ నిర్మాణం గుర్తించడం కోసం ఖచ్చితంగా కొన్ని యంత్రాలు తెరిచి ఉంచబడతాయి కాబట్టి స్టేటర్ ఉక్కు ఫ్రేమ్ కలిగి ఉన్నప్పటికీ పేర్చబడిన లామినేషన్లతో తయారు చేయబడిన బోలు స్థూపాకార కోర్ ఏది జతచేయబడిందో నేను చెప్పాను ఇది ఇక్కడ ఉంది మరియు ఇది ఉక్కు భాగం కాబట్టి లామినేషన్ యొక్క అంతర్గత చుట్టుకొలత అని పిలవబడే అనేక సమాన అంతరాల స్థలాలు స్టేటర్ వైండింగ్ కోసం స్థలాన్ని అందిస్తాయి కాబట్టి స్టేటర్ వైండింగ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ పునరావృతం చేస్తున్నాను ఈ విషయాన్ని ప్రయోగశాలలో చూడండి మరియు ఇది ఏదైనా చెప్పే ముందు త్రీ ఫేస్ స్టేటర్ ట్రాన్స్ఫార్మర్లో ఫ్లక్స్ సమయం మారుతూ ఉంటుంది వీటి మధ్య వ్యత్యాసం ఏమిటంటే స్థిరమైన పరికరాన్ని తిరిగే పరికరంతో మార్చడం కానీ ట్రాన్స్ఫార్మర్ విషయంలో ఫ్లక్స్ సమయం మారుతూ ఉంటుంది ఈ సందర్భంలో విద్యుత్తు సరఫరా చేస్తే స్టేటర్ 3 దశల్లో 3 దశల ఉపరితలంపై అధ్యయనం చేశారు కాబట్టి 3 దశల వైండింగ్లు ఉన్నాయి కాబట్టి ఇది 3 దశలను సృష్టించే భ్రమణం చేసే అయస్కాంత క్షేత్రం రోటర్ ఇక్కడ లేదు నేను విడిగా చూపిస్తాను కాబట్టి త్రీ ఫేస్ అయస్కాంత క్షేత్రం సృష్టించిన వెంటనే లీకేజ్ నిరోధకత మరియు ట్రాన్స్ఫార్మర్ రియాక్టెన్స్ లను విస్మరిస్తే ప్రతి ప్రదేశంలో స్టేటర్ వైండింగ్లో వోల్టేజ్ కూడా ప్రేరేపించబడుతుంది కాబట్టి ఇది త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క స్టేటర్ కాబట్టి ఈ సందర్భంలో రోటర్ కూడా పంచ్ లామినేషన్తో కూడి ఉంటుంది ఇవి రోటర్ వైండింగ్ కోసం స్థలాన్ని అందించడానికి రోటర్ స్లాట్ల శ్రేణిని సృష్టించడానికి జాగ్రత్తగా చిక్కుకుంటాయి కాబట్టి ఇది కూడా నేను ఒక పుస్తకం నుండి తీసుకున్నాను ఫోటోకాపీ కారణంగా ఇది నల్లగా కనిపిస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి స్క్విరెల్ కేజ్ మోటర్ కాబట్టి ఇది స్క్విరెల్ కేజ్ రోటర్ మరియు ఇక్కడ ఈ బార్ రకమైన వస్తువులను గమనించినట్లైతే అది స్క్విరెల్ కేజ్ రోటర్ స్లాట్లు ఉన్నాయి మరియు బార్లు వాస్తవానికి ఉంచబడతాయి ఈ రోటర్ యొక్క చివరలు వాస్తవానికి రాగి తో వెల్డింగ్ చేయబడినాయి ఎందుకంటే ఇది కాపర్ కాబట్టి రెండు వైపులా అంటే పంచ్ చేసి వెల్డింగ్ చేయబడినవి ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఎందుకు అని తరువాత చూద్దాము కాబట్టి ఇది స్క్విరెల్ కేజ్ రోటర్ ప్రయోగశాలలో తెరిచిన ఇండక్షన్ మోటార్ ని నేను సూచిస్తున్నాను ఖచ్చితంగా అది అక్కడే ఉంటుంది అక్కడ మంచి చిత్రీకరణ ఉంటుంది కాబట్టి 2 రకాల రోటర్ వైండింగ్ను చూస్తున్నాము ఒకటి సాంప్రదాయిక 3 ఫేస్ వైండింగ్ ఇన్సులేటెడ్ వైర్తో తయారు చేయబడింది ఇది ఉన్దేడ్ రోటర్ ప్రేరణయంత్రంలో కొన్ని సర్క్యూట్ రేఖాచిత్రాలను తరువాత చూపిస్తాము మరొకటి స్క్విరెల్ కేజ్ వైండింగ్ అంటే స్క్విరెల్ కేస్ ఇండక్షన్ మోటర్ కాబట్టి చివరికి రెండు విషయాల యొక్క కార్యాచరణ సూత్రం ఒకటే తుది కార్యాచరణ సూత్రం ఒక్కటే కానీ వవుండ్ రోటర్ లో స్లిప్ రింగ్స్ని చూస్తాము తరువాత నేను సర్క్యూట్ రేఖాచిత్రంతో రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేయవచ్చు మరియు చివరకు నెమ్మది నెమ్మదిగా రెసిస్టెన్స్ ని తొలగించవచ్చు మరియు ఈ విషయాలన్నీ కలిసి షార్ట్ సర్క్యూట్గా ఉంటాయి కాబట్టి ఇండక్షన్ మెషిన్ లో వాస్తవానికి రోటర్ షార్ట్ సర్క్యూట్ అవుతాయి దీనిని సెల్ఫ్ స్టార్టింగ్ అంటాము కాబట్టి ఒక స్క్విరెల్ కేజ్ రోటర్ అనేది బేర్ కాపర్ బార్స్ని కలిగి ఉంటుంది రేఖాచిత్రంలో బార్ ఉంది ఇది రోటర్ కంటే కొంచెం పెద్దది స్లాట్ లోకి నెట్టబడింది ఈ ఓపెన్ మెషీన్ విషయాన్ని మీ కళాశాలలో చూడండి అప్పుడు అన్నీ సులభంగా అర్థం చేసుకోవచ్చు రెండు వ్యతిరేక చివరలను రాగి రింగ్ గా వెల్డింగ్ చేస్తారు తద్వారా అన్ని బార్లు షార్ట్ సర్క్యూట్ చేయబడతాయి ఇది షార్ట్ సర్క్యూట్ మొత్తం నిర్మాణం అనగా బార్లు మరియు ఎండ్ రింగ్ స్క్విరెల్ బోనును పోలి ఉంటాయి దీని నుండి ఈ పేరు వచ్చింది తరువాత దీనిని చూస్తాము చిన్న మరియు మధ్య తరహా మోటారులలో బార్లు మరియు ముగింపు వలయాలు డై కాస్ట్ అల్యూమినియంతో తయారు చేయబడతాయి వీటిని సమగ్ర బ్లాక్ అని పిలుస్తారు ఇప్పుడు మనము వవుండ్ రోటర్ కేసుని చూద్దాము సర్క్యూట్ రేఖాచిత్రం తరువాత చూద్దాము స్టేటర్లో మాదిరిగానే త్రీ ఫేస్ వైండింగ్ ఉంటుంది ఈ వైండింగ్ స్లాట్లలో ఒకే విధంగా పంపిణీ చేయబడుతుంది మరియు సాధారణంగా ప్రారంభంలో అనుసంధానించబడుతుంది టెర్మినల్స్ 3 స్లీపింగ్కు అనుసంధానించబడి ఉంటాయి ఇవి రోటర్తో తిరుగుతాయి ఆ సర్క్యూట్ రేఖాచిత్రం తరువాత చూపిస్తాను కాబట్టి రివాల్వింగ్ స్లిప్ రింగ్ మరియు అనుబంధ స్థిరమైన బ్రష్లు రోటర్ వైండింగ్తో సిరీస్లో బాహ్య నిరోధకతను కనెక్ట్ చేయడానికి మాకు సహాయపడతాయి కాబట్టి బాహ్య రెసిస్టర్లు వాస్తవానికి సాధారణ నడుస్తున్న స్థితిలో ప్రారంభ వ్యవధిలో ప్రధానంగా మూడు బ్రష్లు షార్ట్ సర్క్యూట్ చేయబడతాయి సాధారణ నడుస్తున్న స్థితిలో 3 బ్రష్లు షార్ట్ సర్క్యూట్ చేయబడతాయి కాబట్టి ముఖ్యంగా రెండవ లేదా మూడవ సంవత్సరంలో ఇండక్షన్ మోటార్ ప్రయోగంలో ప్రయోగం చేసినప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా రోటర్ యంత్రాన్ని చూడండి కాబట్టి ఆ సమయంలో ప్రయోగశాల ప్రయోగం ఎప్పుడు దీన్ని చూడగలదు కానీ మొదటి సంవత్సరంలో అదే ప్రయోగం చేస్తారో లేదో నాకు తెలియదు కానీ స్వచ్ఛమైన ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే ఖచ్చితంగా రెండవ సంవత్సరం లేదా మూడవ సంవత్సరం విద్యుత్ యంత్రం ప్రయోగశాలలో చూస్తారు